ఇప్పుడు మేము సాధారణ సోర్స్ యాంప్లిఫైయర్ను అర్థం చేసుకున్నాము మరియు ట్రాన్సిస్టర్ అవుట్పుట్ transistor output conductance డిస్ట్రిక్ట్ వల్ల కలిగే పరిమితి కూడా ఇప్పుడు ఈ పాఠంలో మేము ఒక సాధారణ సోర్స్ యాంప్లిఫైయర్ యొక్క కొన్ని ఆచరణాత్మక అంశాలను మరియు సాధారణంగా ఏదైనా యాంప్లిఫైయర్ను పరిశీలిస్తాము ఒక ట్రాన్సిస్టర్ యొక్క పారామితులు లేదా సాధారణంగా ఏ క్రియాశీల పరికరం సెమీకండక్టర్ పరికరం చాలా చాలా తేడా ఉంటుంది మీరు ట్రాన్సిస్టర్లు చాలా గ్రహించటం మరియు మీరు నామమాత్రంగా అదే ప్రస్తుత కారకం మరియు అదే ప్రవేశ వోల్టేజ్ మరియు అందువలన న ఉద్దేశం వాస్తవానికి అవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి మరియు ఒక తయారీ బ్యాచ్ నుండి మరొకదానికి భిన్నంగా ఉంటాయి మరియు అనేక సెమీకండక్టర్ లక్షణాలు కూడా ఈ విషయాలు ఉష్ణోగ్రత బలమైన పని ఇప్పుడు ఈ యాంప్లిఫైయర్ పనితీరుపై కొంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది మేము ఏమి చూస్తామో మరియు సాధ్యమైనంతవరకు ఈ విషయాలను సరిచేసిన మెళుకువలతో ముందుకు రావాలని ప్రయత్నిస్తాము కాబట్టి ట్రాన్సిస్టర్ కొన్ని ఆపరేటింగ్ పాయింట్ వద్ద పని చేద్దాము అది కొన్ని VGS కొన్ని VDS మరియు కొన్ని D ఇప్పుడు ఈ Gm యొక్క చిన్న సిగ్నల్ పారామితులను కలిగి ఉంది అది LVGS మైనస్ V T ద్వారా mu n C ox w అని నాకు తెలుసు మళ్ళీ నేను ఒక ప్లస్ లాంబ్డా VDS పదాన్ని విస్మరిస్తున్నాను మరియు అవుట్పుట్ డిస్టాక్షన్ GDR లు లాంబ్డా టైమ్స్ ఐ డి కాబట్టి ఇవి చిన్న సిగ్నల్ సమానమైన సర్క్యూట్ యొక్క పారామితులు చిన్న సిగ్నల్ సర్క్యూట్లో మేము GM VGS ను కలిగి ఉంటుంది ఇక్కడ ఇది పెరుగుతున్న VGS మరియు మేము వాహన GD లు కలిగి ఇప్పుడు మా సాధారణ సోర్స్ యాంప్లిఫైయర్లో ఆపరేటింగ్ పాయింట్ను మేము ఎలా సెటప్ చేసాము సాధారణంగా మేము ఒక నిర్దిష్ట gm కావలెను మరియు ఆ నుండి మేము VGS దొరకలేదు మరియు మేము ఆపరేటింగ్ పాయింట్ పరిష్కరించబడింది విధంగా కావలసిన విలువ VGS పరిష్కరించడానికి ఉంది కాబట్టి మీరు మా సర్క్యూట్ను గుర్తు చేసుకుంటే నేను పూర్తి సర్క్యూట్ను గీయడం లేదు అయితే VG S అని పరిష్కరించే భాగం మాత్రమే మరియు మా ప్రత్యేక ఉదాహరణలో మాకు 23 వోల్ట్ల సరఫరా మరియు రెసిస్టర్లు తగిన నిష్పత్తి ఆపరేటింగ్ పాయింట్ VGS 3 వోల్ట్ల సమానం మేము VGS ను 3 వోల్ట్లకు పరిష్కరించాము సో ఇప్పుడు ఆపరేటింగ్ పాయింట్ ఏర్పాటు ఈ రకం ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి జి ఎన్ సి సి ఎప్పటిలాగే నేను వోల్ట్టేజ్ వోల్టేజ్ 1 వోల్ట్ గా భావిస్తాను మరియు వోల్ట్ స్క్వేర్కు 100 మైక్రోమీర్గా ఉండటానికి mu n C ox W లను L చేత పరిశీలిస్తుంది ఇప్పుడు మా సర్క్యూట్లో ఇది మూడు వోల్ట్ల వద్ద స్థిరపడుతుంది కాబట్టి స్పష్టంగామీరు దీన్ని లెక్కించితే ఇది 200 మైక్రో సిమెన్స్గా ఉంటుంది ఇది మేము కోరుకున్నది ఇప్పుడు ఒక ట్రాన్సిస్టర్ యొక్క ప్రవేశ వోల్టేజ్ గణనీయంగా మారుతుంది కాబట్టి ఇది 0 8 వోల్ట్ల నుండి 1 2 వోల్ట్ల వరకు మారుతుంది అని అనుకోండి అది దానికంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి VT 0 8 వోల్ట్లుగా ఉంటే మరియు ప్రస్తుత కారకం అన్నింటికీ మారదు ఏమవుతుంది ఈ VGS మైనస్ VT మూడు వోల్ట్లు మైనస్ 0 8 గా ఉంటుంది ఇది రెండు పాయింట్ల రెండు వోల్ట్లు కాబట్టి ఈ జిఎమ్ రెండు ఇరవై సూక్ష్మ సిమెన్స్గా మారుతుంది కాబట్టి నేను ఇక్కడ ఏమి చేస్తున్నానో స్పష్టంగా ఉంది మా సర్క్యూట్లో VGS పరిష్కరించబడింది మరియు మేము మా ట్రాన్సిస్టర్కు VT ఒక వోల్ట్ అని మేము భావించాము కానీ మీరు అనేక ట్రాన్సిస్టర్లు కొనుగోలు చేసేటప్పుడు ఎవరికి తెలుసు అది 0 8 వోల్ట్లు లేదా చిన్నదిగా ఉంటుంది కాబట్టి మీరు VT పాయింట్ ఎనిమిది వోల్టు ఉండటం అదే ఫార్ములా దరఖాస్తు లేకపోతే మీరు 220 సూక్ష్మ సిమెన్స్ పొందుతారు అదేవిధంగా VT 1 2 వోల్ట్ల ఉంటే VGS మైనస్ VT అవసరం ఏమి కంటే తక్కువగా ఉంటుంది అది ఒక పాయింట్ ఎనిమిది వోల్ట్లు మరియు జిమ్ 180 మైక్రో సిమెన్స్ అవుతుంది కాబట్టి మీరు రెండు వందలకు బదులుగా మేము 220 లేదా 180 గాని లేదా కొంత విలువలో గానీ పొందుతున్నారని మీరు చూడవచ్చు ఇప్పుడు మేము కూడా mu n సి ox లో వైవిధ్యాలు పరిగణనలోకి తీసుకోలేదు Mu n c ox మారుతూ ఉంటే పది శాతానికి పైగా ఉన్నట్లయితే అది పది శాతానికి చెప్తే అప్పుడు gm కూడా 10 శాతం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ విలువ 10 శాతం తక్కువగా ఉంటే gm కూడా 10 శాతం తక్కువగా ఉంటుంది సాధారణంగా జి ద్వారా mu n C ox W కు అనుపాతంలో ఉంటుంది మరియు mu n C ox లో ఏదైనా వైవిధ్యాలు నేను mu n సెమీకండక్టర్ యొక్క చలనశీలత అని చెప్పినట్లుగా మరియు ఉష్ణోగ్రతతో కొంచెం మారుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి ఒకటి అనేది VT యొక్క విలువ సరిగ్గా తెలియదు దుర్భరమైన అయినప్పటికీ మీరు ట్రాన్సిస్టర్ కొనుగోలు చేసేటప్పుడు ఏదో ఒక విధంగా మీరు VT ని కొలిచేందుకు మరియు ఆపై మీ యాంప్లిఫైయర్ ను రూపొందిస్తారు కూడా మీ సమస్య పరిష్కరించడానికి లేదు పైగా ఉష్ణోగ్రత విషయాలు మారుతుంది ఎందుకంటే కాబట్టి మీరు గది ఉష్ణోగ్రత వద్ద దీనిని కొలిచామని చెప్పుదాం ఈ ప్రత్యేక కేసుని తీసుకుందాం VT మాత్రమే 0 8 వోల్ట్ అందువల్ల 200 సూక్ష్మ సిమెన్స్ పొందడానికి మీరు VGS అవసరం ఏమిటో లెక్కించండి ఆపై VGS ను వర్తింపజేయండి మరియు VT ను ఉష్ణోగ్రతతో మార్చుకుంటే ఈ జిఎం షిఫ్ట్ ఉష్ణోగ్రతతో మార్పు మరియు అదేవిధంగా ఉష్ణోగ్రతతో ప్రస్తుత కారకాల మార్పులకు జిఎమ్ ఉష్ణోగ్రతతో మారుతుంది కాబట్టి ఆపరేటింగ్ పాయింట్ ఏర్పాటుకు మరింత బలమైన మార్గం కావాలి అందుచే జిఎమ్ ఇప్పుడు ఇంతకుముందు మారుతూ ఉండదు